చివరి తరగతిలో మనము డ్యూయల్ సింప్లెక్స్ అల్గోరిథంను అధ్యయనం చేసాము ఇక్కడ మనము కృత్రిమ చరరాశులను ఉపయోగించకుండా పరిమితుల కంటే ఎక్కువ లేదా సమానమైన వాటితో కనిష్టీకరణ సమస్యను పరిష్కరించాము సింప్లెక్స్ అల్గోరిథంలో కుడి వైపున 0 కంటే ఎక్కువ లేదా సమానంగా ఉందని మనము నిర్ధారించాము దీని అర్థం ప్రైమల్ సాధ్యమయ్యేది మరియు ఇక్కడ Cj Zjs కొన్ని సానుకూలంగా ఉన్న చోట డ్యూయల్ అసాధ్యమని సూచిస్తుంది సానుకూల Cj Zj's ను నమోదు చేయడం ద్వారా మనము డ్యూయల్ సాధ్యాసాధ్యాలను నిర్ధారించాము కాబట్టి ఈ సింప్లెక్స్లో మనకు ప్రైమల్ సాధ్యాసాధ్యాలు ఉన్నాయి మరియు మనము డ్యూయల్ సాధ్యత వైపు వెళ్తాము మరియు తరువాత మనకు వాంఛనీయ పరిష్కారాలు లభించాయి డ్యూయల్ సింప్లెక్స్లో మనకు కుడి వైపున ప్రతికూల విలువలు ఉన్నాయి ఇది ప్రైమల్ అసాధ్యమని సూచిస్తుంది కాని డ్యూయల్ ఎల్లప్పుడూ సాధ్యమే ఆపై మనము మొదట వదిలివేసే వేరియబుల్ మరియు ఎంటర్ వేరియబుల్ ను నిర్ణయించుకున్నాము మనము ప్రైమల్ సాధ్యాసాధ్యానికి చేరుకున్నాము మరియు అందువల్ల వాంఛనీయమైనది కాబట్టి డ్యూయల్ సింప్లెక్స్ అనేది డ్యూయల్ ఎల్లప్పుడూ సాధ్యమయ్యేదని మరియు ప్రైమల్ అసాధ్యమని నిర్ధారిస్తుంది మరియు చివరకు మనము దానిని సాధ్యత వైపుకు తీసుకువచ్చాము ఇప్పుడు ఇక్కడ చూపిన సమస్యను చూద్దాం కాబట్టి పరిమితుల లేదా అడ్డంకి కంటే 2 తక్కువ లేదా సమానమైన గరిష్టీకరణ సమస్య 1 పరిమితుల కంటే ఎక్కువ లేదా సమానం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కూడా ప్రతికూల పదాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మొదట కృత్రిమ వేరియబుల్స్ లేకుండా సింప్లెక్స్ పట్టికను ఏర్పాటు చేద్దాం సాధారణంగా రెండవ అడ్డంకి ఎక్కువ లేదా సమానంగా ఉండడంవల్ల ప్రతికూల స్లాక్కు దారితీస్తుంది మరియు అందువల్ల కృత్రిమ వేరియబుల్కు దారితీస్తుంది ఇప్పుడు మనము కృత్రిమ వేరియబుల్ ను పరిచయం చేయము మనము ప్రతికూల స్లాక్ X5 ని నిలుపుకున్నాము ఆపై మనము 1 తో గుణించాము తద్వారా మనము ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ను X4 X5 X6 ఉపయోగించి ఇక్కడ పొందుతున్నము మరియు మనము సింప్లెక్స్ పట్టికను ప్రారంభించవచ్చు ఇప్పుడు మనము సింప్లెక్స్ పట్టికను ప్రారంభించినప్పుడు కుడి చేతి విలువలు ఇక్కడ సానుకూలంగా ఉన్నాయనిఇక్కడ ప్రతికూలంగా ఉన్నాయి అని మరియు సానుకూలంగా ఉండటం అనేది ప్రైమల్ అసాధ్యమని సూచిస్తూ ఉందని మనము గ్రహించాము వేరియబుల్స్లో ఒకటి ప్రతికూల విలువను కలిగి ఉంది మనము ను కూడా లెక్కిస్తాము X4 X5మరియు X6తో ప్రారంభించడానికి 3 అడ్డంకులు ఉన్నాయి కాబట్టి X4 X5 మరియు X6 తో ప్రాథమిక వేరియబుల్స్గా 0 తో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ సహకారం కాబట్టి Cj Zj లు అనేవి 4 1 5 0 0 మరియు 0 కాబట్టి ప్రారంభించడానికి మనకు ఒక పరిస్థితి ఉందని మనము గ్రహించాము ఒకవేళ మనం ఇలాంటి సింప్లెక్స్ పట్టికను సృష్టిస్తే కుడి చేతి వైపులా ఇవన్నీ 0 కంటే ఎక్కువ లేదా సమానం కాదు అనే పరిస్థితి మనకు ఉంది ప్రైమల్ అనేది అసాధ్యం లో కూడా ఒకటి ప్రతికూలంగా ఉంది మిగిలినవి సానుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ సానుకూలత అనేది డ్యూయల్ కూడా అసాధ్యమని సూచిస్తుంది కాబట్టి మనకు ఒక పరిస్థితి ఉంది మనకు ఒక పరిష్కారం ఉంది ఇక్కడ ప్రైమల్ అసాధ్యమైనదిగా ఉంటుంది అలాగే డ్యూయల్ కూడా అసాధ్యమైనదిగా ఉంది ఇప్పటి వరకు సింప్లెక్స్లో మనము ఎల్లప్పుడూ ప్రైమల్ సాధ్యమైనది గా ఉండేలా చూసుకున్నాము డ్యూయల్ సింప్లెక్స్లో మనము ఎల్లప్పుడూ డ్యూయల్ సాధ్యమైనది గా ఉండేలా చూసుకున్నాము కానీ ఇప్పుడు మనము రెండూ సంతృప్తి చెందలేదని చేస్తున్నాము మనము ఇంకా కొనసాగించవచ్చ మరియు సమస్యకు పరిష్కారం పొందగలమా లేదా మనం పెద్ద m పద్ధతి మరియు కృత్రిమ వేరియబుల్ ద్వారా వెళ్ళాలా సమాధానం ఏమిటంటే మనం దీన్ని కొనసాగించగలము మరియు సమస్యకు వాంఛనీయ పరిష్కారం ఉన్నట్లయితే కృత్రిమ వేరియబుల్ను జోడించకుండా ఎలా చేయాలో చూపించగలము కాబట్టి దీన్ని ప్రయత్నిద్దాం కాబట్టి మొదట సానుకూల ను ఎంటర్ చేసి ఆపై వదిలివేసే వేరియబుల్ను కనుగొనడం ద్వారా సింప్లెక్స్ మార్గం అని పిలవబడేదాన్ని మనం అనుసరించవచ్చు లేదా ప్రతికూల విలువను కలిగి ఉన్న వేరియబుల్ను వదిలివేయడం ద్వారా డ్యూయల్ సింప్లెక్స్ మార్గం అని పిలవబడేదాన్ని మనం చేయగలం కాబట్టి మొదట వదిలివేసే వేరియబుల్ను గుర్తించి ఆపై ఎంటర్ వేరియబుల్ను గుర్తించండి కాబట్టి మనము రెండు మార్గాల్లోనూ చేయగలం కాబట్టి ప్రస్తుతం మనం దీన్ని డ్యూయల్ సింప్లెక్స్ మార్గంలో చేయడం ద్వారా ప్రారంభిద్దాం అంటే మనం మొదట వదిలివేసే వేరియబుల్ని గుర్తించాలి కాబట్టి 40 తో ఉన్న వేరియబుల్ X5 మొదట వదిలివేసే వేరియబుల్ కాబట్టి ఎంటర్ వేరియబుల్ ను మనం కనుగొనాలి మనము దీన్ని డ్యూయల్ సింప్లెక్స్ మార్గంలో చేస్తున్నందున మనం గుణకాన్ని కనుగొనాలి ఒకే ఒక్క ప్రతికూలత ఉంది కాబట్టి మనం ప్రతికూల విలువలను మాత్రమే చూడాలి సమస్య గరిష్టీకరణ కాబట్టి మనం ప్రతికూల విలువలను మాత్రమే చూడాలి 1 మాత్రమే ఉంది మరియు ఇది పైవట్ వరుసలో ప్రతికూల గుణకం కలిగి ఉంటుంది కాబట్టి 18 నిష్పత్తితో 1 అభ్యర్థి మాత్రమే ఉన్నారు మరియు వేరియబుల్ X2 మాత్రమే అభ్యర్థి మరియు అది ప్రవేశిస్తుంది కాబట్టి వేరియబుల్ X5 ను వేరియబుల్ X2 తో భర్తీ చేయడం ద్వారా మనం ఇప్పుడు తదుపరి పునరావృతం చేయవచ్చు కాబట్టిX5 ని X2 భర్తీ చేస్తుందని చెప్పడం ద్వారా దీన్ని డ్యూయల్ సింప్లెక్స్ మార్గంలో ప్రారంభించాము కాబట్టి మనము తదుపరి పునరావృతానికి వెళ్తాము కాబట్టి నేను తదుపరి పునరావృత్తిని ఇక్కడ చూపించాను కాబట్టి ప్రారంభించడానికి మనము దీనిని వదిలివేసే వేరియబుల్గా ప్రారంభించాము ఆపై దీనికి ఎంటర్ వేరియబుల్ ఉంటుంది కాబట్టి 3 అడ్డంకులను కలిగి ఉన్న సమస్యను వివరించే అవకాశంగా కూడా దీనిని ఉపయోగిస్తాను ఇప్పటివరకు మనము సింప్లెక్స్ లేదా డ్యూయల్ సింప్లెక్స్ చేసినప్పుడు మన అన్ని ఉదాహరణలను 2 అడ్డంకులతో పరిష్కరించాము కాబట్టి ఇది మన పైవట్ ఎలిమెంట్ కాబట్టి పివట్ అడ్డు వరుసలోని ప్రతి మూలకాన్ని పివట్ ఎలిమెంట్ ద్వారా విభజించండి కాబట్టి 5 8 మనకు 58 ఇస్తుంది నేను ఈ పట్టికలో చేస్తున్న ప్రతి పదాన్ని హైలైట్ చేస్తున్నాను 8 8 1 7 8 78 0 8 1 8 1 8 మరియు 8 5 కాబట్టి మనకు క్రొత్త పునరావృతం లేదా కొత్త పునరావృతంలో కొత్త రెండవ వరుస లేదా పైవట్ వరుసను వ్రాశాము ఇప్పుడు దీనిని డ్యూయల్ సింప్లెక్స్ ఇటరేషన్ అంటారు పివట్ మూలకం ప్రతికూలంగా ఉన్నందున మరియు తరువాతి పునరావృతంలో కుడి వైపు కూడా ప్రతికూలంగా ఉన్నందున మనకు ఇక్కడ సానుకూల విలువ లభిస్తుంది ఇది డ్యూయల్ సింప్లెక్స్ పునరావృతంలో ప్రతికూల పైవట్ కలిగి ఉండాలనే ప్రతిపాదన కలిగి ఉంటుంది అప్పుడు మనం మొదటి వరుసతో పాటు మూడవ వరుస కూడా చేయాలి ఇప్పుడు మొదటి వరుస చేయడానికి మనం ఈ మూలకాన్ని 4 గా చూస్తాము ఇప్పుడు మనము ఇప్పటికే ఇక్కడ 1 ని సృష్టించాము ఇది పైవట్ మూలకం నుండి కొత్త పివట్ కాబట్టిమనము ఈ 4 ని చూస్తాము మనము ఈ 4 ని చూస్తాము మరియు తరువాత మనకు అక్కడ 0 అవసరం ఎందుకంటే మనకు 3 అడ్డంకులు ఉన్నాయి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇప్పుడు 1 0 0 0 1 0 0 0 1 కాబట్టి X4 కింద X ప్రకారం మనకు 1 0 0 ఉండాలి X2 కింద మనకు 0 1 0 ఉండాలి X6 కింద మనకు 0 0 1 ఉండాలి కాబట్టి మనకు ఇప్పుడు 1 ఉంది కాబట్టి మనకు 0 4 4 సార్లు 1 ఉండాలి ఇది 0 కాబట్టి మనం దీనిని మొదట వ్రాయవచ్చు కాబట్టి మొదటి వరుస కొత్త రెండవ వరుసలో 4 రెట్లు అనేది అడ్డువరుస ఆపరేషన్ కాబట్టి 3 4 సార్లు 58 3 20 8 అంటే 48 అంటే 1 2 5 4 సార్లు 78 కాబట్టి 5 288 128 32 కాబట్టి 3 2 కాబట్టి 1 4 సార్లు 0 1 0 4 సార్లు 1 8 అంటే 12 0 4 సార్లు 0 అంటే 0 30 4 సార్లు 520 అంటే 10 కాబట్టి మనము ఈ అడ్డు వరుస మొదటి వరుస పూర్తి చేసాము ఇప్పుడు మనము మూడవ వరుస పాత విలువ విలువ 6 అని వ్రాయాలి కాబట్టి 6 6 సార్లు 1 0 ని ఇస్తుంది కాబట్టి కొత్త మూడవ వరుస పాత మూడవ వరుస అనేది నియమం 6 రెట్లు కొత్త పైవట్ అడ్డు వరుస లేదా క్రొత్త రెండవ వరుస కాబట్టి 6 6 సార్లు 1 అనేది 0 4 6 లోకి 58 కాబట్టి 4 308 328 308 అనేది 28 ఇది 14 ఆఫ్ కోర్సు 6 6 సార్లు 1 అంటే 0 5 6 సార్లు 14 5 6 సార్లు 7 8 కాబట్టి 5 428 408 42 8 అంటే 28 ఇది 1 4 అవుతుంది 0 6 సార్లు 0 అంటే 0 0 6 సార్లు 18 అంటే 6 8 అంటే 3 4 1 6 సార్లు 0 అంటే 1 మరియు 36 6 సార్లు 530 అంటే 6 కాబట్టి ఇది తదుపరి పరిష్కారం మనకు 3 అడ్డంకులు ఉన్నప్పుడు మనము ఈ విధంగా పునరావృత్తులు చేస్తాము ఇప్పుడు బేసిక్ వేరియబుల్స్ అనేవి X4 X2 X6 ఆ క్రమంలో మనము ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ను కనుగొనాలి ఆ క్రమంలో 1 0 0 0 1 0 మరియు 0 0 1 ఇప్పుడు మనం విలువలను కనుగొంటాము కాబట్టి ఇక్కడ రెండు 0 లు ఉన్నాయి కాబట్టి మనము గుణకారం చేయవలసిన అవసరం లేదు 1 అనేది తోడ్పడేది కాబట్టి మొదటిది 4 58 4 4 58 4 1 x 58 4 58 32 5 37 8 బేసిక్ వేరియబుల్స్ కు 0 గా ఉంటాయి కాబట్టి దాని గురించి మనం అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం మూడవదాన్ని చూద్దాం కాబట్టి 5 1 x 78 5 78 ఇది 478 మరియు చివరిది 0 1 x 18 మనకు 18 ఇస్తుంది మనకు కావాలంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువను లెక్కించవచ్చు కాని మనము దీన్ని చేయడం లేదు మనము దీన్ని చేయగలిగాము 5 విలువ కానీ నేను దానిని చూపించలేదు ఎందుకంటే నాకు ప్రతికూల గుణకం ఒకటి ఉంది కానీ అది ఏదైనా అర్థం కాదు మనము ఆబ్జెక్టివ్ ఫంక్షన్ను లెక్కించవచ్చు మరియు దానిని 5 గా వ్రాయవచ్చు మనము అలా చేయవచ్చు కాబట్టి ఇప్పుడు మనకు విలువలు సానుకూలంగా ఉన్న ఒక ఈటరేషన్ ఉందని మనము గ్రహించాము అతిపెద్ద సానుకూల గుణకం ఉన్న X3 ను నమోదు చేయడం ద్వారా సింప్లెక్స్ మార్గం నుండి మనం ముందుకు సాగవచ్చు మనము కుడి వైపు చూస్తేఇప్పుడు కుడి వైపు సాధ్యమని మనము గ్రహించాము అందువల్ల మనము ద్వంద్వ సింప్లెక్స్ మార్గంలో కొనసాగలేము కాబట్టి ఈ పునరుక్తిలో మనం సింప్లెక్స్ మార్గాన్ని మాత్రమే కొనసాగించగలము మరియు అందువల్ల వేరియబుల్ X3 ను ఎంటర్ చేయడం ద్వారా సింప్లెక్స్ మార్గంలో ముందుకు వెళ్తాము ఇది అతిపెద్ద కలిగి ఉంటుంది కాబట్టి మనము అలా చేస్తాము మరియు మనము వేరియబుల్ X3 ను ఎంటర్ చేస్తాము ఇప్పుడు వదిలివేసే వేరియబుల్ తెలుసుకోవడానికి మనం సింప్లెక్స్ మార్గం 10 32 203 10 32 203 5 78 407 407 6 203 6 కాబట్టి 407 అనేది చిన్నది మరియు 407 పరిష్కారం వదిలివేస్తుంది కాబట్టి తదుపరి ఈటరేషన్ వేరియబుల్ X3 లో పరిష్కారంలోకి ప్రవేశిస్తుంది మరియు వేరియబుల్ X2 పరిష్కారాన్ని వదిలివేస్తుంది ఇప్పుడు అది ఇక్కడ చూపబడింది నేను ఇక్కడ చాలా పునరావృత్తులు చూపించాను కాబట్టి X3 ఇక్కడ ప్రవేశించింది మరియు X2 వదిలివేసింది కాబట్టి X3 పరిష్కారంలో కి ప్రవేశించిందని మరియు ఇందులో X2 లేదని మీరు చూస్తారు ప్రస్తుతానికి నేను ప్రతి ఫలితాల ద్వారా వెళ్ళడం లేదు మీరు సింప్లెక్స్ పట్టికను చూడవచ్చు మరియు మీరు కొనసాగవచ్చు ఇప్పుడు మనం దీన్ని చేసినప్పుడు ఈ సమస్య యొక్క మూడవ పునరావృతం అయిన తదుపరి పునరావృతం x4 X3 మరియు X6 బేసిక్ వేరియబుల్స్ అని మీరు గ్రహిస్తారు ఇప్పుడు మనము పునరావృతం పూర్తి చేసినప్పుడు మనకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ 2007 తో X4 107 X3 407 మరియు X6 527 పరిష్కారం ఉంటుంది ఇప్పుడు X3 X4 మరియు X6 తో విలువలు 37 477 మరియు 57ఇవి 0 గా కలిగి ఉన్న బేసిక్ వేరియబుల్స్ కాబట్టి మనము ఈ పాజిటివ్ పై ఆసక్తి కలిగి ఉన్నాము ఈ పాజిటివ్ పై మనకు ఆసక్తి ఉంది ఈ పునరావృతంలో ప్రైమల్ సాధ్యమేనని ఇప్పుడు మళ్లీ మనం గ్రహించాము కాబట్టి 107 407 527 సాధ్యమే మరియు అందువల్ల మనము డ్యూయల్ సింప్లెక్స్ మార్గాన్ని చేయలేము మనము పరిష్కారంలో వేరియబుల్ X5 ను నమోదు చేయడం ద్వారా సింప్లెక్స్ మార్గాన్ని మాత్రమే చేస్తాము ఇప్పుడు వదిలివేసే వేరియబుల్ తెలుసుకోవడానికి107 57 2 527 57 525 కాబట్టి 107 వేరియబుల్ X4 పరిష్కారం వదిలివేస్తుంది అప్పుడు మనం తదుపరి పునరావృతానికి వెళ్తాము కాబట్టి X5 ప్రవేశిస్తుంది X4 వదిలివేస్తుంది మీరు దీన్ని చూడవచ్చు X5 ప్రవేశించింది X4 పరిష్కారంలో లేదు ఇప్పుడు పరిష్కారం X5 2 X3 6 X6 6 ఇది ఇక్కడ కూడా సాధ్యమే కానీ కొనసాగించడం వల్ల ఒక సానుకూలంగా ఉందని మనము గ్రహించాము అందువల్ల మనము సింప్లెక్స్ మార్గాన్ని చేస్తాము మనము డ్యూయల్ సింప్లెక్స్ మార్గం చేయలేము మనము సింప్లెక్స్ మార్గాన్ని చేస్తాము మరియు తరువాత మనము X1 ను పరిష్కారంలోకి ప్రవేశింపచేస్తాము మనము X1 ను పరిష్కారంలోకి ప్రవేశింప చేసినప్పుడు X6 కనిష్ట నిష్పత్తి 6 తో పరిష్కారాన్ని వదిలివేస్తుంది అందువల్ల X1 ఇప్పుడు X6 స్థానంలో పరిష్కారానికి వస్తోందని మనము గ్రహించాము ఇప్పుడు ఈ పునరావృతం చివరలో పరిష్కారం X1 6 X3 125 X5 345 ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ 36 కి సమానమని మనము గ్రహించాము ఇప్పుడు ప్రైమల్ 345 125 మరియు 6 తో సాధ్యమే ఇప్పుడు మనము విలువలను పరిశీలిద్దాము X1 X3 మరియు X5 లు నేను ఇక్కడ హైలైట్ చేస్తున్న లేదా నేను ఇక్కడ చూపిస్తున్న 3 బేసిక్ వేరియబుల్స్ కాబట్టి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ క్రింద X1 కి 0 ఉంది X3 కి 0 ఉంది మరియు X5 కు 0 ఉంది నేను 3 నాన్ బేసిక్ వేరియబుల్స్ను చూస్తే దీనికి 7 ఉంది దీనికి 0 ఉంది దీనికి a 1 ఉంది కాబట్టి సానుకూల లు లేవు అల్గోరిథం X1 6 X3 125 X5 345 మరియు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ 36 కి సమానమైన వాంఛనీయ పరిష్కారాన్ని ఇవ్వడం ద్వారా ముగుస్తుంది ఇక్కడ వాంఛనీయత ఇక్కడకు ఈ పాయింట్ కు చేరుకుంది 36 కి సమానమైన ఆబ్జెక్టివ్ ఫంక్షన్తో మనకు ఈ పరిష్కారం ఉన్నప్పుడు వాంఛనీయత చేరుకుంది ఏది ఏమయినప్పటికీ ఈ వేరియబుల్కు అనుగుణమైన నాన్ బేసిక్స్ ఇప్పుడు 0 కలిగి ఉంది ఇది నెగెటివ్ కాదు ఇది ఇప్పుడు 0 గా ఉంది ఇప్పుడు దీన్ని పెట్టవచ్చా అనేది ఇతర ప్రశ్న ఇప్పుడు ఈ దృగ్విషయాన్ని ప్రత్యామ్నాయ వాంఛనీయత అంటారు కాబట్టి వాంఛనీయతను చేరుకున్నప్పుడు అన్నీ ≤ 0నేను మరొకసారి పునరావృతం చేస్తున్నాను అన్నీ ≤ 0 మరియు వాంఛనీయతను చేరుకుంటుందిఒకవేళ ఇంకా నాన్ బేసిక్ 0 అయితే ప్రత్యామ్నాయ వాంఛనీయతను సూచిస్తుంది కాబట్టి మనము దానిని నమోదు చేసి ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని చూడవచ్చు కాబట్టి మనము దీనిని ప్రవేశపెట్టినప్పుడు ఈ వేరియబుల్ వస్తుంది మరియు వేరియబుల్ X3 వదిలివేస్తుంది మరియు మనము మరొక సింప్లెక్స్ పునరావృతం చేస్తే ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో పెరుగుదల లేదని మనము గ్రహించాము ఎందుకంటే ఇది ప్రత్యామ్నాయ వాంఛనీయమైనది మరియు z 36 తో X1 9 ను కనుగొంటాము Cj Zj's ఒకేలా ఉన్నాయని మనము గ్రహించడం కూడా ఆసక్తికరంగా ఉంది మునుపటిదానితో పోలిస్తే అవి ఒకేలా ఉంటాయి మరోసారి మనం చూస్తే ఈ వాంఛనీయత చేరుకుంది కాని 0 విలువతో నాన్ బేసిక్ ఉంది 0 విలువతో నాన్ బేసిక్ ఉంది నాన్ బేసిక్ ఎందుకంటే ఈ విలువలు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాదు కాబట్టి నాన్ బేసిక్ కన్నా ఎక్కువ కాబట్టి మళ్ళీ నేను X3 లోకి ప్రవేశిస్తే X4 పరిష్కారాన్ని వదిలివేస్తుందని నేను గ్రహిస్తాను మరియు X3 వస్తుంది X4 వదిలేస్తుంది నేను ఈ పరిష్కారాన్ని పొందుతానునాకు మునుపటి పరిష్కారం ఇప్పుడు పునరావృతమవుతుంది మునుపటి పరిష్కారం ఇప్పుడు పునరావృతమవుతుంది కాబట్టి ప్రత్యామ్నాయ వాంఛనీయత జరుగుతోందని మరియు తరువాత నేను ముగించాను అని నేను అర్థం చేసుకోవాలి కాబట్టి కొంచెం పెద్ద సమస్యను పరిష్కరించడానికి ఇది ఒక మార్గం 3 అడ్డంకుల సమస్య ప్రత్యామ్నాయ ఆప్టిమా జరగవచ్చని అర్థం చేసుకోవడానికి ఈ సమస్య మనకు సహాయపడింది ఇప్పుడు మనము దీన్ని చేయవచ్చు ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించడానికి మనము నిజంగా డ్యూయల్ సింప్లెక్స్ మార్గంతో ప్రారంభించాము ఇప్పుడు మనము సింప్లెక్స్ మార్గాన్ని ప్రారంభించవచ్చని కూడా చెప్పాము కాబట్టి ఇది మొదటి పట్టిక ఇప్పుడుఈ 40 ను వదిలిపెట్టే బదులు మనము సింప్లెక్స్ మార్గాన్ని ప్రారంభించవచ్చు కాబట్టి మనము సింప్లెక్స్ మార్గాన్ని ప్రారంభించినట్లయితే ఈ వేరియబుల్ X3 వస్తుంది ఎందుకంటే ఇది అతిపెద్ద ను కలిగి ఉంది ఇప్పుడు నిష్పత్తులు 305 అంటే 6 ఇక్కడ నేను నిష్పత్తిని కనుగొనలేదు ఎందుకంటే పైవట్ మూలకం ప్రతికూలంగా ఉంది నేను నిష్పత్తిని కనుగొనలేను మరియు 365 6 చిన్నది కాబట్టి 6 కు వెళ్తాము ఇప్పుడు వేరియబుల్ X3 ఎంటర్ అవుతుంది మరియు వేరియబుల్ X4 వదిలివేస్తుంది మరియు ఒకవేళ నేను ఇలా చేస్తే మరియు 4 పునరావృత్తులు లేదా 3 పునరావృతాల తర్వాత నేను ఈ పరిష్కారాన్ని వాస్తవానికి 36 తో పొందుతాను మరోసారి మనం ప్రత్యామ్నాయ వాంఛనీయత ఉందని గ్రహించి ఆపై మనం దీన్ని చేసి పరిష్కారాన్ని పొందవచ్చు కాబట్టి ఈ ఉదాహరణలో మనం మొదట డ్యూయల్ సింప్లెక్స్ మార్గాన్ని ప్రారంభించినట్లయితే అదే సమస్య ఉంటే మొదట డ్యూయల్ సింప్లెక్స్ మార్గాన్ని ప్రారంభించినట్లయితే మనకు పరిష్కారం లభించింది కాని మనం ఎక్కువ పునరావృత్తులు చేసాము మనం సింప్లెక్స్ మార్గాన్ని చేసినప్పుడు తరువాతి పునరావృతంలో ఈ 40 స్వయంగా సాధ్యమవుతుందని మనము గ్రహించాము మరియు అందువల్ల డ్యూయల్ సింప్లెక్స్ మార్గం చేయవలసిన అవసరం లేదు కాబట్టి ఇది మనకు సింప్లెక్స్ మార్గాన్ని చేయగలమని లేదా డ్యూయల్ సింప్లెక్స్ మార్గాన్ని చేయగలమని అర్థం చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది కాని మనకు 36 తో తుది పరిష్కారం లభిస్తుంది ప్రత్యామ్నాయ వాంఛనీయత ఉన్నందున మనం ప్రత్యామ్నాయ వాంఛనీయతను మళ్ళీ చేయగలము మరియు మనం ప్రత్యామ్నాయ పరిష్కారం 36 తో అదే జరుగుతుంది అని చూస్తాము మరియు ఈ వేరియబుల్ వస్తుంది మరియు ఇది పునరావృతమవుతుంది ఇప్పుడు ఆసక్తికరంగా ఈ సమస్యను చూడటానికి మూడవ మార్గం కూడా ఉంది ఇప్పుడు నేను సింప్లెక్స్ మార్గాన్ని చేయగలిగాను కానీ ఆసక్తికరంగా నేను సింప్లెక్స్ మార్గాన్ని చేసి ఉంటే నేను సాధారణంగా ముందుకు వెళ్లి వేరియబుల్ X3 ని ప్రవేశ పెడతాను ఎందుకంటే దీనికి అతిపెద్ద ఉంది బదులుగా నేను వేరియబుల్ X1 ను ఎంటర్ చేయాలని ఎంచుకుంటే అది అతిపెద్ద లేనిది ఒకవేళ ఏదైనా పాజిటివ్ X1 ను ఎంటర్ చేయగలదని నేను చెబితే X1 లోపలికి వస్తుంది మరియు X4 వెళ్తుంది మరియు ఒక పునరావృతంలో z 36 తో వాంఛనీయ పరిష్కారాన్ని పొందగలుగుతున్నామని మనము గ్రహించాము మనము ఈ పరిష్కారాన్ని 9 తో పొందుతాము మళ్ళీ ప్రత్యామ్నాయ ఆప్టిమా ఈ 0 ఉనికి ద్వారా సూచించబడుతుంది మరియు మనము తదుపరి పునరావృతం చేస్తే మనకు ఇతర పరిష్కారం లభిస్తుంది కాబట్టి ఈ ఉదాహరణ నుండి మనము కొన్ని విషయాలను అర్థం చేసుకున్నాము ఒకటి మీకు మిశ్రమ రకం పరిమితులతో సమస్య ఉంటే సమస్యకు పరిష్కారం ఉంటే మనము కృత్రిమ చరరాశులను జోడించాల్సిన అవసరం లేదు మనము సింప్లెక్స్ మరియు డ్యూయల్ సింప్లెక్స్ కలయికను చేయవచ్చు రెండూ సాధ్యమయ్యే పునరావృత్తులు ఉండవచ్చు వాటిలో ఒకటి తీసుకొని ముందుకు సాగవచ్చు ఒకటి మాత్రమే సాధ్యమయ్యే పునరావృత్తులు ఉండవచ్చు మరియు మనము ఆ విధంగా ముందుకు వెళ్తాము ఒక సాధారణ మార్గదర్శకం ఏమిటంటే రెండూ సాధ్యమైతే మొదట సింప్లెక్స్ విషయం ప్రయత్నించండి మరియు మొదట డ్యూయల్ సింప్లెక్స్ విషయం కాదు అంటే మొదట పాజిటివ్ తో వేరియబుల్ ఎంటర్ చేసి ఆపై కొనసాగండి ఇది ఖచ్చితంగా అవసరమైతే మాత్రమే ప్రవేశం లేదు మరియు డ్యూయల్ సింప్లెక్స్ మళ్ళా మాత్రమే సాధ్యమవుతుంది అప్పుడు డ్యూయల్ సింప్లెక్స్ చేయండి ఈ ఉదాహరణ ద్వారా మనం నేర్చుకున్న మరో విషయం ప్రత్యామ్నాయ ఆప్టిమా ఉనికి కాబట్టి మనకు వాంఛనీయత అన్నింటికీ Cj Zj's ≤ 0 చేరుకున్నప్పుడు మరియు అక్కడ ఉన్నట్లు మనము కనుగొన్నాము అప్పుడు 0 తో నాన్ బేసిక్ ఉందని మనం కనుగొన్నాము అది ప్రత్యామ్నాయ వాంఛనీయతను సూచిస్తుంది పునరావృతమవుతుందని మనం చేస్తాము మరియు మనం ఈ పరిష్కారాలలో దేనినైనా తీసుకోవచ్చు వాస్తవానికి మనకు ప్రత్యామ్నాయ వాంఛనీయత ఉన్నప్పుడు మనకు ఈ 2 పరిష్కారాలు మాత్రమే కాదు మనకు అనంతమైన ప్రత్యామ్నాయ వాంఛనీయ పరిష్కారాలు కూడా ఉన్నాయి అయితే సింప్లెక్స్ అల్గోరిథం కార్నర్ పాయింట్లను చూసే అల్గోరిథం కావడం వల్ల మనకు సంబంధిత కార్నర్ పాయింట్లు మాత్రమే లభిస్తాయి డ్యూయల్ పరిష్కారానికి మరికొన్ని అంశాలు మరియు డ్యూయల్ పరిష్కారాన్ని అర్థం చేసుకోవడం మనం తదుపరి తరగతిలో చూద్దాము